సెన్సార్లు మరియు యాక్యుయేటర్లపై మా చర్చలో మేము కొనసాగుతున్నాము ప్రత్యేకంగా మేము ఇన్పుట్ పరికరంగా కెపాసిటివ్ టచ్ సెన్సార్ గురించి మరియు ఇన్పుట్ పరికరంగా పొగ సెన్సార్ గురించి మాట్లాడుతున్నాము ఆపై మేము వివిధ రకాల రిలేల గురించి మాట్లాడుతున్నాము మొదట భౌతిక స్పర్శను గుర్తించగల కెపాసిటివ్ టచ్ సెన్సార్ గురించి మాట్లాడుదాం టచ్ యాక్టివేటింగ్ పరికరాల గురించి మనందరికీ తెలుసు మన మొబైల్స్ కూడా టచ్ సెన్సిటివ్ తెరపై నావిగేట్ చెయ్యడానికి మనం మన వేళ్లను ఉపయోగిస్తాము స్క్రీన్ను తాకి మన ఇన్పుట్లను ఇవ్వగల అనేక ఇతర ఇన్పుట్ పరికరాలు ఉన్నాయి ఇక్కడ వేరే ప్రత్యేక కీబోర్డ్ ఏమీ లేదు ఇది ఒక టెక్నాలజీ కెపాసిటివ్ టచ్ సెన్సింగ్ ఉపయోగించి మనం అలాంటి సెన్సింగ్ పరికరాన్ని అమలు చేయవచ్చు మొదట ఈ కెపాసిటివ్ సెన్సింగ్ అంటే ఏమిటో చూద్దాం ఇది ప్రాథమికంగా కెపాసిటివ్నెస్ కలపడం ఆధారంగా ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం కెపాసిటెన్స్ అంటే ఏమిటి సమాంతర పలకలు వంటి రెండు పదార్థాలను దగ్గరగా తీసుకువచ్చినప్పుడు కెపాసిటెన్స్ ఉంటుంది మీరు మీ వేలిని ఒక పదార్థానికి దగ్గరగా తీసుకువచ్చినప్పుడు మీ వేలు మరియు ఆ పదార్థం ఒక రకమైన కెపాసిటెన్స్ ను ఏర్పరుస్తాయి ఎందుకంటే మీ వేలిలో కొంత తేమ ఉంటుంది మీ శరీరం కూడా వాహకంగా ఉంటుంది కాబట్టి మీరు మీ వేలిని తీసుకువస్తే అది కెపాసిటెన్స్ విలువను కూడా ప్రభావితం చేస్తుంది ఈ కెపాసిటివ్ సెన్సింగ్ నుండి నిర్మించిన టచ్ సెన్సార్ ఒక స్విచ్ మాదిరిగానే ఉంటుంది మీరు టచ్ చేసినప్పుడల్లా కొన్ని స్విచ్ మూసివేయబడుతుంది మీరు టచ్ను తొలగించినప్పుడు స్విచ్ తెరిచి ఉంటుంది కాబట్టి సాధారణ పుష్ బటన్ స్విచ్కు బదులుగా మీరు టచ్ రకమైన స్విచ్ను కూడా ఉపయోగించవచ్చు మరియు విస్తృతంగా ఈ రకమైన టచ్ సెన్సార్లు కెపాసిటివ్ లేదా రెసిస్టివ్ కావచ్చు వాస్తవానికి కెపాసిటివ్ టచ్ సెన్సార్లు పనితీరు విషయంలో చాలా సరళమైనవి మరియు మంచివి నేను మీకు చెప్పినట్లుగా మేము టచ్ సెన్సార్లను ఉపయోగించే అనేక సాధనాలు ఉన్నాయి ట్రాక్ ప్యాడ్ల వలె చాలా ల్యాప్టాప్లకు ప్రత్యేక మౌస్ లేదు ఒక చదునైన ఉపరితలం ఉంది ఇక్కడ కర్సర్ను తెరపైకి తరలించడానికి మీరు మీ వేలిని కదిలించాలి దానిని ట్రాక్ప్యాడ్ అంటారు ఈ రేఖాచిత్రం సమాంతర ప్లేట్ కెపాసిటర్ ఎలా ఉంటుందో చూపిస్తుంది ఒక ప్లేట్ ఉంది దీని వైశాల్యం A రెండు సమాంతర ప్లేట్లు ఉన్నాయి వీటి మధ్య దూరం d మరియు డైఎలెక్ట్రిక్ అని పిలువబడే ఒక పదార్థం ఉంది దీనికి విద్యుద్వాహక స్థిరాంకం ఉంటుంది కెపాసిటెన్స్ యొక్క విలువ ను ఈ విధం గా చెప్పవచ్చు ఇప్పుడు e 0 ఖాళీ స్థలం యొక్క పర్మిటివిటీగా నిర్వచించబడింది మరియు e r అనేది రెండు ప్లేట్ల మధ్య పదార్థం యొక్క పర్మిటివిటీ ఇప్పుడు మీరు దాని దగ్గరికి ఒక వేలు తీసుకువస్తున్నప్పుడు మీ వేలు ద్వారా కలపడం ఉంటుంది మీరు మీ వేలు పెడితే ఈ రెండు ప్లేట్లు కెపాసిటివ్ ఎఫెక్ట్ ద్వారా కలపడం పొందుతాయి టచ్ సెన్సార్ ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి వస్తువు తాకినప్పుడు లేదా మీరు మీ వేలిని చాలా దగ్గరగా తీసుకువస్తున్నప్పుడు కెపాసిటెన్స్ విలువ పెరుగుతుంది కెపాసిటెన్స్ లో మార్పును గుర్తించడానికి మీకు తగిన సర్క్యూట్ ఉంటే మీరు టచ్ను గుర్తించవచ్చు ప్రయోగంలో భాగంగా మనం ఉపయోగిస్తున్న ఒక రకమైన పరికరం ఇలా కనిపిస్తుంది వృత్తాకార నమూనాలు ఉన్నాయని మీరు ఇక్కడ చూస్తారు ఇది మీ సెన్సార్ ప్యాడ్ మీరు ఈ వృత్తాకార నమూనా ప్రాంతం పైన మీ వేలు పెడితే కెపాసిటర్ విలువ మారుతుంది మరియు ఈ బోర్డులోనే కొన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంది మీరు ఇక్కడ ఒక చిన్న ఐసి ఉంది దానిలో అన్ని సెన్సింగ్ మరియు కండిషనింగ్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఇంటర్ఫేసింగ్ చాలా సులభం అవుతుంది మూడు పిన్స్ ఉన్నాయి ఒకటి మీ 5 వోల్ట్ విద్యుత్ సరఫరా మరొకటి భూమి మరియు మూడవది అనలాగ్ సిగ్నల్ అవుట్పుట్ మీ స్పర్శను బట్టి మీరు చదవగల అవుట్పుట్ వోల్టేజ్ ఏమిటి మీరు అలాంటి సెన్సార్ను మీ మైక్రోకంట్రోలర్ బోర్డ్కు ఇంటర్ఫేస్ చేస్తున్నప్పుడు ఇది చాలా సులభం అవుతుంది మీరు సిగ్నల్ అవుట్పుట్ను పోర్ట్ పిన్లలో ఒకదానికి కనెక్ట్ చేస్తారు ఇప్పుడు ఈ పోర్ట్ పిన్ అనలాగ్ అవుట్పుట్ పిన్ కాదు ఇది డిజిటల్ అవుట్పుట్ పిన్ మీరు దాన్ని తాకినా లేదా తాకలేదా అని 0 లేదా 1 చెబుతుంది తరువాత పొగ సెన్సింగ్ గురించి మాట్లాడుదాం మీరు సెన్సార్ను ఇన్స్టాల్ చేసేందుకు అనేక సాధనాలు ఉన్నాయి ఉదాహరణకు మీ ఇంట్లో మీరు సిలిండర్లో మీ ఎల్పిజి గ్యాస్ లీకేజీ ఉందో లేదో తనిఖీ చేయడానికి LPG సెన్సార్ను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు సెన్సార్ LPG గ్యాస్ వాసన కు ప్రతిస్పందించగలగాలి ఆ విధంగా ఒక రకమైన సెన్సార్ ఉండాలి ప్రయోగంలో మేము మీకు ఈ రకమైన సెన్సార్ని చూపిస్తాము ఇక్కడ మీరు కుడి వైపున ఒక సెన్సార్ను కనుగొంటారు ముసుగు యొక్క చిన్న మెష్ రకమైనది కూడా ఉంది మీరు వాయువును గ్రహించే వాతావరణంలో దీన్ని ఉంచవచ్చు ఇది మీ శ్వాసను కూడా తనిఖీ చేస్తుంది మీరు దాని పైన ఊదడం ద్వారా ఇది బయటకు వస్తున్న మీ శ్వాసలో ఆల్కహాల్ ఆవిరి ఉందా లేదా అని తనిఖీ చేయవచ్చు మరియు ఈ సెన్సార్ పేరు MQ135 మనం ఉపయోగించబోతున్నాము అంతర్గతంగా చాలా విషయాలు ఉన్నాయి అయినప్పటికీ ఇది పరిమాణంలో చాలా చిన్నది లోపల పదార్థాన్ని వేడిచేసే చాలా చిన్న ఎలక్ట్రిక్ హీటర్ ఉంది మరియు కొన్ని అల్యూమినియం ఆక్సైడ్ మైక్రో ట్యూబ్లు దాని లోపల చాలా సన్నని గొట్టాలు ఉన్నాయి మరియు మధ్యలో హీటర్ కాయిల్ ఉంది కాబట్టి ఈ శ్రేణి ఉపరితలం ద్వారా ప్రవేశించే పొగను వేడి చేసినప్పుడు ఆ గొట్టాలతో ప్రతిస్పందిస్తుంది టిన్ డయాక్సైడ్ యొక్క పలుచని పొర ఉంది ఇది మైక్రో ట్యూబ్ల లోపల ఉంచబడుతుంది మరియు ప్రధాన సెన్సార్గా పనిచేస్తుంది ఈ టిన్ డయాక్సైడ్ పదార్థం యొక్క స్వభావం అది అనుసంధానం అయ్యే వాయువుతో మారుతు ఉంటుంది ఈ రకమైన సెన్సార్ అమ్మోనియా సల్ఫైడ్ బెంజీన్ మరియు ఆల్కహాల్ మరియు ఇతర హానికరమైన వాయువులకు ప్రతిస్పందించగలదు కాని వాయువు రకాన్ని బట్టి అవుట్పుట్ వోల్టేజ్లో ఎంత మార్పు ఉంటుందో కూడా మారుతుంది ఇది వాయువు నుండి వాయువు కు మారుతూ ఉంటుంది ఈ సెన్సార్లు వాయువుల శ్రేణికి సున్నితంగా ఉంటాయి మరియు మీరు వాటిని గది ఉష్ణోగ్రతలో ఉపయోగించవచ్చు ఇది నేరుగా అనలాగ్ వోల్టేజ్ సిగ్నల్ను అవుట్పుట్గా ఉత్పత్తి చేయగలదు మరియు ఇంటర్ఫేస్ చేయడం చాలా సులభం నేను ఈ పరికరాన్ని చూపిస్తున్నట్లుగా దీనికి నాలుగు పిన్లు ఉన్నాయి ఒకటి విద్యుత్ సరఫరా 5 వోల్ట్లు భూమి అప్పుడు ఇది అనలాగ్ అవుట్ ఇక్కడ మీరు వాయువును బట్టి నిరంతర వోల్టేజ్ పొందుతారు కానీ మీరు మరొక డిజిటల్ అవుట్ సిగ్నల్ కూడా కలిగి ఉండవచ్చు అది గ్యాస్ ఉందా లేదా గ్యాస్ ఉందా అని మీకు తెలియజేస్తుంది థ్రెషోల్డ్ స్థాయి ఉంది ఇది సెట్ చేయవచ్చు మరియు దానిపై ఆధారపడి మీరు 0 లేదా 1 పొందవచ్చు కు అనలాగ్ మాత్రమే కావాలి అప్పుడు మీరు ఈ మూడు పిన్లను మాత్రమే కనెక్ట్ చేయవచ్చు అనలాగ్ అవుట్ మీరు అనలాగ్ ఇన్పుట్ పిన్స్ మరియు 5 వోల్ట్లు మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయవచ్చు ఈ సర్క్యూట్లో అవసరమైన అన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంది కాబట్టి మీరు దానిని ఇంటర్ఫేస్ చేసినప్పుడు ఇది వినియోగదారుకు చాలా సులభం అవుతుంది అది పెద్ద ప్రయోజనం ఇప్పుడు యాక్యుయేటర్స్ గురించి మాట్లాడుదాం మనమందరం డేటాను చదవగలిగే వివిధ రకాల సెన్సార్ల గురించి మాత్రమే మాట్లాడాము కానీ ఇప్పుడు కొన్ని పరికరాలను నియంత్రించాలని కూడా కోరుకున్నాము మేము హీటర్ను ఆన్ చేయాలనుకుంటున్నాము లేదా ఆపివేయాలనుకుంటున్నాము ఎసి మెషీన్ లేదా మీరు ఆలోచించే ఏదైనా ఆన్ లేదా ఆఫ్ చేయాలనుకుంటున్నాము ఈ పరికరాల్లో ఎక్కువ భాగం అధిక వోల్టేజ్ పరికరాలు వోల్టేజ్ల పరంగా మీరు వాటిని మీ మైక్రోకంట్రోలర్ నుండి నేరుగా నియంత్రించలేరు కాబట్టి మీకు అధిక శక్తి విద్యుత్ లేదా సర్క్యూట్ లైన్లను మార్చగల పరికరం అవసరం వీటిని రిలే అని పిలుస్తారు ఆ రకమైన అనువర్తనాల కోసం మీకు రిలేలు అవసరం రిలేస్ రెండు రకాలుగా ఉంటాయి యాంత్రిక మరియు ఘన స్థితి మొదట మెకానికల్ రిలే గురించి మాట్లాడుదాం కొన్నిసార్లు వీటిని ఎలక్ట్రోమెకానికల్ రిలే అని కూడా పిలుస్తారు ఎందుకంటే మీరు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉపయోగించి యాంత్రిక పరికరాన్ని నియంత్రిస్తున్నారు ఎడమ వైపున మీరు ఈ రకమైన ఎలెక్ట్రోమెకానికల్ రిలేల యొక్క కొన్ని చిత్రాలను చూస్తారు ఇక్కడ కొన్ని పారదర్శక పదార్థం ద్వారా తయారు చేయబడి లోపల ఏమి ఉందో చూడవచ్చు వీటిలో కొన్ని సీలు చేయబడిన మరొక రకంలో కూడా లభిస్తాయి కుడి వైపున ఉన్నట్లుగా మీరు లోపల చూడలేరు ఈ రకమైన రిలే మన ప్రయోగంలో ఉపయోగించబోతున్నాం ఇప్పుడు అంతర్గతంగా అది ఏమిటో ఊహించుకోండి లోపల ఒక చిన్న విద్యుదయస్కాంతం ఉంది మరియు ఒక కదిలే టెర్మినల్ స్ప్రింగ్ లోడెడ్ స్విచ్ ఉన్న స్విచ్ ఉంది విద్యుదయస్కాంతం సక్రియం అయినప్పుడు అది అయస్కాంతంగా మారుతుంది స్విచ్ ఆకర్షించబడుతుంది మరియు సర్క్యూట్ మూసివేయబడుతుంది మరియు మీరు కరెంట్ ఉపసంహరించుకుంటే సర్క్యూట్ మళ్ళీ తెరుచుకుంటుంది ఇప్పుడు మూసివేసి తెరిచే ఈ సర్క్యూట్ అధిక శక్తి విద్యుత్ సర్క్యూట్ ఇది అధిక భారాన్ని నడపడానికి ఉపయోగపడుతుంది కానీ మరొక వైపు మీరు స్విచ్ లాగడానికి మరియు విడుదల చేయడానికి ఈ విద్యుదయస్కాంతం గుండా వెళుతున్న కరెంట్ ఇది చాలా తక్కువ పవర్ విద్యుత్ సర్క్యూట్ కావచ్చు ఇది 5 వోల్ట్ల విద్యుత్ సరఫరాలో పనిచేస్తుంది అధిక పవర్ విద్యుత్ సర్క్యూట్ను నియంత్రించడానికి మీరు చాలా తక్కువ పవర్ సిగ్నల్ని ఉపయోగిస్తున్నారు ఈ రెండు సర్క్యూట్లు వేరుచేయబడ్డాయి అవి నేరుగా అనుసంధానించబడవు ఈ రెండు సర్క్యూట్ల మధ్య భౌతిక సంబంధం లేదు నియంత్రించడానికి మీరు ఒక పాయింట్ను భూమికి 5 వోల్ట్కు కనెక్ట్ చేస్తారు మరియు ఇక్కడ మీరు దాన్ని ఆన్ మరియు ఆఫ్ చేయడానికి సిగ్నల్ను వర్తింపజేస్తున్నారు రెండు రకాల రిలేలు ఉన్నాయి ఒకటి గ్రౌండ్ డ్రైవ్ అని పిలుస్తారు అంటే మీరు దీన్ని 0 చేస్తే అది ఆన్ అవుతుంది మరియు గ్రౌండ్ నడిచే మరొక రకమైనది వోల్టేజ్ నడిచేది మీరు దానిని 1 చేసినప్పుడు అది ఉంటుంది మరియు అవుట్పుట్ వైపు మూడు టెర్మినల్స్ అందించినట్లు మీరు చూస్తారు వీటిని సాధారణంగా ఓపెన్ సాధారణంగా క్లోజ్డ్ మరియు సాధారణ టెర్మినల్ అంటారు NO అంటే సాధారణంగా ఓపెన్ టెర్మినల్ మరియు కామన్ సాధారణంగా అంతర్గతంగా తెరుచుకుంటాయి ఈ స్విచ్ తెరిచినప్పుడు కాబట్టి స్విచ్ తెరిచినప్పుడు ఇది తెరిచి ఉంటుంది స్విచ్ మూసివేయబడినప్పుడు అది మూసివేయబడుతుంది కాని NC రివర్స్ మీరు NC మరియు కామన్ మధ్య పరికరాన్ని కనెక్ట్ చేస్తే అప్పుడు స్విచ్ తెరిచినప్పుడు ఈ సర్క్యూట్ సాధారణంగా మూసివేయబడుతుంది కానీ మీరు స్విచ్ను సక్రియం చేసినప్పుడు ఈ సర్క్యూట్ తెరిచి ఉంటుంది నేను ఈ రకమైన మాడ్యూల్తో చాలా సులభమైన ఇంటర్ఫేస్ను చూపించాను ఒక వైపు మీరు దీన్ని మీ ఆర్డునో బోర్డు విసిసి గ్రౌండ్ నుండి నియంత్రిస్తున్నారు మరియు డిజిటల్ పోర్ట్ పిన్ ద్వారా మీరు రిలేని నియంత్రిస్తున్నారు మరియు మరొక వైపు నేను సాధారణంగా ఓపెన్ కనెక్షన్ను ఉపయోగిస్తున్నాను ఇది నేను సర్క్యూట్కు కనెక్ట్ చేస్తున్నాను ఎసి మెయిన్లకు ఒక బల్బును కూడా కనెక్ట్ చేద్దాం నేను దీన్ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు మరియు రిలే ఆన్ అయినప్పుడు బల్బ్ ఆన్ అవుతుంది మరియు అది ఆఫ్లో ఉంటే బల్బ్ ఆఫ్ అవుతుంది ఇంటర్ఫేస్ చాలా సులభం మేము ఈ రకమైన ఇంటర్ఫేస్ ప్రయోగాలను తరువాత చూస్తాము ఇప్పుడు రిలే యొక్క మరొక వెర్షన్ ఉంది విద్యుదయస్కాంతాల ఆధారంగా స్విచ్లను యాంత్రికంగా లాగడం మరియు విడుదల చేయడం అయితే వీటిని ఘన స్థితి రిలేలు అంటారు సాలిడ్ స్టేట్ రిలే అంటే సెమీకండక్టర్ పరికరాన్ని ఉపయోగించి చిప్ లోపల ప్రతిదీ నిర్మించబడుతుంది ఇది ఎలక్ట్రానిక్ స్విచ్చింగ్ పరికరం అని మీరు చెప్పగలరు ఎలక్ట్రోమెకానికల్ రిలేలో యాంత్రిక కదిలే భాగాలు లేవు ఇక్కడ మీరు మారడానికి ఒక రకమైన పరికరాలు అవసరం అధిక శక్తి సెమీకండక్టర్ పరికరాలు థైరిస్టర్లు లేదా పవర్ ట్రాన్సిస్టర్లు వంటివి అవి అధిక వోల్టేజ్ల వద్ద చాలా ఎక్కువ ప్రవాహాలను మార్చగలవు ఉదాహరణకు వందలాది ఆంపియర్ ప్రవాహాలను మార్చవచ్చు లోపల ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్రీ ఉంటుంది ఇది నియంత్రణ 0 లేదా 1 ను పంపే కొన్ని సరైన ఇన్పుట్కు ప్రతిస్పందిస్తుంది మరియు ఈ థైరిస్టర్ లేదా పవర్ ట్రాన్సిస్టర్ అక్కడ ఉన్నది ఆన్ లేదా ఆఫ్ చేయబడుతుంది మరియు అది నియంత్రించబడుతున్న పరికరానికి విద్యుత్ శక్తీ ని ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది సాలిడ్ స్టేట్ రిలే ఈ విధంగా పనిచేస్తుంది ఘన స్థితి రిలేల చిత్రాలు ఇవి ఇది మిడిల్ ఒకటి అని మీరు చూస్తారు ఇది 24 నుండి 380 వోల్ట్ల ఎసి వరకు పనిచేస్తుందని చెప్పారు ఇవి పరిమాణంలో చాలా చిన్నవి ఎందుకంటే ఘన స్థితి పరికరాలతో చేసిన సెమీకండక్టర్ అవి చాలా చిన్నవి మీరు చూడగలిగే ఎడమ వైపున మొత్తం 4 సెంటీమీటర్ల పరిమాణం ఉంటుంది దీనితో మనం ఎల్ఈడీలు ఎల్డీఆర్లు వివిధ రకాల సెన్సార్లు యాక్యుయేటర్లు వంటి వివిధ రకాల అవుట్పుట్ పరికరాలపై చర్చ ముగింపుకు వస్తాము వాస్తవానికి ప్రదర్శన సెషన్లలో ఉపయోగంలో ఉన్న ఈ సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను మేము మీకు చూపిస్తాము వాటిని ఎలా ఉపయోగించాలి వాటిని ఎలా ఇంటర్ఫేస్ చేయాలి మరియు మనకు కావలసిన విధంగా వాటిని నియంత్రించడానికి మైక్రోకంట్రోలర్లో ఒక ప్రోగ్రామ్ను ఎలా వ్రాయాలి ఇవి మన తదుపరి ఉపన్యాసాలలో చర్చిస్తాము ధన్యవాదాలు